'హక్కులంటే' ఏమిటి 'సంపత్తి లేదా ఆస్తి' అంటే ఏమిటి 'మేధో లేదా మేధో సంబంధిత' అంటే ఏమిటి అన్న ముఖ్యమైన విషయాలను అర్ధం చేసుకున్నాం కనుక మేధోసంపత్తి హక్కుల గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం మేధోసంపత్తి హక్కులు అనేవి ఒక ఆలోచన వలన లేదా ఆ ఆలోచన క్రియా రూపంలోకి తీసుకురావడం వలన ఏ వ్యక్తికైనా లాభం కలిగితే ఆ హక్కుల్ని కాపాడతాయి మేధో సంపత్తి హక్కులు ఆలోచనలను కాపాడలేవు కాని ఆ ఆలోచనలు ఒక వస్తువు రూపేణా క్రియారూపేణా ఒక రూపం సంతరించుకున్నప్పుడు దానికి సంబందించిన హక్కుల్ని అవి కాపాడతాయి వీటినే మేధోసంపత్తి హక్కుల పేరుతో సంరక్షించవచ్చు దీనికి ఒక ఉదాహరణగా క్రైమ్ ఫిక్షన్ పుస్తకాల గురించి చర్చిద్దాం ఏ క్రైమ్ ఫిక్షన్ నవల చదివినా ఆ క్రైమ్ ను ఎవరు చేసారు లేదా ఆ క్రైమ్ ను ఎలా చేసారు అన్న దాని మీదే ఉంటుంది ఈ రచనా పద్ధతిలో ఒక డిటెక్టివ్ ఉంటాడు అతని పని ఈ క్రైమ్ లు చేస్తున్న వ్యక్తిని పట్టుకోవడం ఇలాంటి నవలల్లో ఎన్నో పాత్రలు ఉంటాయి వీరిలో చాలామంది మీదా మనకు అనుమానం కలిగిస్తాడు ఆ రచయిత తర్వాత ఎక్కడో ఒక కీలక మలుపు వస్తుంది ఆ మలుపు తర్వాత అసలు ఈ క్రైమ్ చేస్తున్న వ్యక్తి ఎవరో మనకు తెలుస్తుంది ఇలాంటి నవలలు చదువుతున్నంతసేపూ మనం కూడా డిటెక్టివ్ లాగా అయిపోయి ఆయన లాగా ఆలోచిస్తూ ఆయన లాగానే ప్రతి అడ్డంకిని అధిగమిస్తూ నేరస్థుని పట్టుకుంటాం ఈ రకమైన రచనా పద్ధతి కొన్ని శతాబ్దాలుగా వాడుకలో ఉంది మహామహులైన రచయితలందరూ ఇదే పద్ధతిని పాటిస్తారు ఏదో ఒక సమస్య వస్తుంది లేదా ఒక మర్డర్ జరుగుతుంది ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక డిటెక్టివ్ లేదా పోలీస్ ఆఫీసర్ వస్తాడు ఎంతోమందిని అనుమానితులుగా భావిస్తాడు కాని అసలు నేరస్తుడు వేరే వాడు ఉంటాడు ఈ క్రైమ్ ఎవరు చేసారో అది కనుగొనడం మొదటి భాగం ఆ క్రైమ్ ఎలా చేసాడో అది తెలియచేయడం రెండో భాగం ప్రపంచంలో ఎన్నో రచనా పద్ధతులు వుంది ఉండవచ్చు కాని ఈ క్రైమ్ ఫిక్షన్ రాసే పద్ధతి ఒక్కటే ఒక క్రైమ్ ఆ క్రైమ్ ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఎవరు చేశారు అన్న అంశాల చుట్టే ఇలాంటి నవలలు తిరుగుతాయి ఇలాంటి నవలలు ఒకే రకమైన రచనాశైలిలో ఉన్నా గానీ ప్రతీ సంవత్సరం ఎన్నో పుస్తకాలు మార్కెట్ లోకి వస్తూనే ఉంటాయి హిట్ అవుతూనే ఉంటాయి ఇలాంటి రచనలు చేయడంలో చేయితిరిగిన అగాథ క్రిస్టీ రచనలు చూడండి ఆమె ప్రతీ రచన ప్రత్యేకమైనదే ఉత్కంటను కలిగించిదే ఇలాంటి నవలలలో ఒకే రకమైన ఆలోచన ఉండి ఉండవచ్చు ఆ క్రైమ్ ను పరిష్కరించే వ్యక్తి కూడా ఒకే వ్యక్తి అయి ఉండవచ్చు రాసిన వ్యక్తి ఒక్కరే కావచ్చు కాని ఆ ఆలోచనలను వ్యక్తపరిచే పద్ధతి వేరుగా ఉంటుంది కాబట్టి ప్రతీ నవలకు ప్రత్యేకమైన కాపీరైట్ ఇవ్వాల్సిందే అవి అన్నీ క్రైమ్ నవలలే అయినా గానీ అవి రాసింది ఒకే వ్యక్తి అయినా సరే వేటి ప్రత్యేకత వాటిదే వాటిలో ఉన్న వివిధ రకాల ఆలోచనలకు రూపాలకు వేర్వేరు హక్కులు ఇవ్వాల్సిందే ఈ ఉదాహరణ మనకు అర్ధం అయితే ఈ పద ప్రయోగాలు వాటి లక్షణాలు మనకు అర్ధం అయితే మేధోసంపత్తి యొక్క లక్షణాలను అర్ధం చేసుకోవడానికి మనం ప్రయత్నించవచ్చు మేధోసంపత్తి హక్కుల లక్షణాలలో మొదటిది వీటికి చట్టబద్ధత ఉంటుంది చట్టం వీటిని పరిరక్షిస్తుంది వీటిని అందరు పాటించాల్సిందే చాలా ముఖ్యమైన సమాచారానికి చట్టబద్ధమైన రక్షణ ఉండకపోవచ్చు కానీ ఒక పేటెంట్ కు గానీ కాపీరైట్ కు గానీ లేదా ఒక ట్రేడ్మార్క్ డిజైన్ కు గానీ ఈ చట్టబద్ధత ఉంటుంది ఒక ఆలోచన మీద గానీ లేదా ఒక వస్తువు మీద గానీ మనకు చట్టపరమైన హక్కులు ఉంటే ఎవరైనా వాటిని మన అనుమతి లేకుండా వాడుకుంటే వారినుండి పరిహారం పొందే హక్కు మనకుంటుంది ఇలాంటి పేటెంట్ కనుక మనకు లభిస్తే ఎవరైనా మన పేటెంట్ హక్కుల్ని ఉల్లంఘిస్తే వారి దగ్గర్నుంచి పరిహారం కోరవచ్చు ఆ పరిహారం ధన రూపేణా ఉండవచ్చు లేదా అలా ఉల్లంఘించిన వ్యక్తిపై మనం చర్యలు తీసుకోవచ్చు అలా చూస్తే మొదటి లక్షణం మేధోసంపత్తి హక్కుల్ని చట్టబద్ధంగా అమలుచేయాల్సిందే అందరు గౌరవించి అనుసరించాల్సిందే రెండవ లక్షణం ఏమిటంటే ఈ హక్కులను ఒక స్థిరాస్తి ను చూసినట్లు చూడలేము స్థిరాస్తిని మనం ముట్టుకోవచ్చు వాటి సరిహద్దుల్ని గమనించవచ్చు లెక్క కట్టవచ్చు కాని మేధోసంపత్తి మనకు కనిపించదు దాన్ని చూడలేముముట్టుకోలేము మనకున్న ఆస్తులను ముట్టుకోగలిగిన ఆస్తిగా పరిగణించాలి ఇవి కనిపించవు కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా నిర్వచించి రాసి పెట్టుకోవాలి అలా రాసి పెట్టుకునే పద్ధతే పేటెంట్ డాక్యుమెంట్ లో వుండే పేటెంట్ స్పెసిఫికేషన్ అనే ఒక భాగం దీని గురించి మనం ఇంతకు ముందు లెక్చర్ లలో తెలుసుకున్నాం మనం పేటెంట్ పొందాలంటే పేటెంట్ ఆఫీసులో ధరఖాస్తు చేసుకోవాలి అలా చేసుకునేటప్పుడే ఈ పేటెంట్ స్పెసిఫికేషన్ ను జాగ్రత్తగా రాసుకోవాలి ఈ స్పెసిఫికేషన్ సరిగ్గా రాసుకుంటేనే పేటెంట్ ప్రొసీజర్ అంతా సవ్యంగా జరిగి మనకు పేటెంట్ వస్తుంది కాబట్టి ఈ హక్కులను అందరూ అనుసరించాల్సిందే డిజైన్లను మనం వర్ణించవచ్చు తర్వాత ట్రేడ్మార్క్ లాగ రిజిస్టర్ చేసుకోవచ్చు కాపీరైట్స్ ను కూడా వర్ణించవచ్చురిజిస్టర్ చేసుకోవచ్చు కాని Berne కన్వెన్షన్ అనే ఒక అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం ఒక పుస్తకానికి కాపీరైట్ ను మనం రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఏ పుస్తకం చూసినా దాని కాపీరైట్ ఆ పుస్తక రచయితదే అని ఉంటుంది వెబ్సైట్లు చూసినా కింద ఎక్కడో కాపీరైట్ నోటీసు ఉంటుంది ప్రతీ పుస్తకంలో ఈ కాపీరైట్ నోటీసు ఉంటుంది కాబట్టి ఆ పుస్తకం ప్రచురించిన సంవత్సరం నుండి దానిపై సర్వహక్కులు ఆ రచయితవే అంటే ఈ మేధో సంపత్తి లక్షణాలలో మొదటిది దీన్ని అందరు అనుసరించి ఆచరించాల్సిందే రెండవ లక్షణం ఈ మేధో సంపత్తిని నిర్వచించవచ్చు రిజిస్టర్ చేసుకోవచ్చు కాపీరైట్ కు ప్రత్యేకమైన రిజిస్ట్రేషన్ అవసరం లేదు కాని మేధోసంపత్తి హక్కులు పొందడానికి మాత్రం మనం ధరఖాస్తు చేసుకోవాల్సిందే ధరఖాస్తు చేసుకోవదానికి ఒక ప్రత్యేకమైన ఆఫీస్ ఉంటుంది మనకు ఎలాంటి మేధో సంపత్తి మీద హక్కులు కావాలో పేటెంట్ స్పెసిఫికేషన్ అన్న భాగంలో జాగ్రత్తగా రాస్తే ఆ పేటెంట్ ఆఫీస్ వారు దాని మీద అధ్యయనం చేసి పేటెంట్ ప్రోసెక్యుషన్ చేసి ఆ మేధో సంపత్తి పై హక్కు మీకు మాత్రమే చెందితే ఆ హక్కు మీకు ఇస్తారు మేధోసంపత్తి మూడో లక్షణం ఈ సంపత్తికి నకలు చేయడం చాలా సులభం మైక్రోసాఫ్ట్ కంపెనీ విండోస్ 7 మొదటి కాపీ ను తయారు చేయడానికి బోల్డన్ని సంవత్సరాలు పట్టి ఉండవచ్చు వారికి బోల్డంత డబ్బు ఖర్చు అయి ఉండవచ్చు ఎంతో మంది ఎన్నో ప్రయత్నాల తర్వాత విండోస్ 7 మొదటి కాపీ సిద్ధం అయి అది మార్కెట్ లోనికి పంపించబడింది అలాంటి విండోస్ 7 రెండో కాపీ చేయడానికి మనకెంత సమయం పడుతుంది క్షణాలలో అసలుకు నకలు చేయవచ్చు దానికయ్యే ఖర్చు చాలా తక్కువ మన CD లోనికి మనం క్షణంలో ఎక్కిస్తాం లేదా పెన్ డ్రైవ్ లోకి క్షణంలో ఎక్కించుకుంటాం మొదటి కాపీ తీసుకు రావడం చాల కష్టంతో కూడుకున్న పని కానీ మొదటి కాపీ వచ్చిన తర్వాత దాని నకళ్ళు తయారు చేయడం చాలా మందికి వెన్నతో పెట్టిన విద్య ఇదే సూత్రాన్ని ఒక పుస్తకానికి కూడా అన్వయించవచ్చు ఒక పుస్తకం రాయడానికి ఒక రచయిత కొన్ని సంవత్సరాలు తీసుకుని ఉండవచ్చు కాని అదే పుస్తకాన్ని స్కాన్ చేసి వాడుకోవడం దాని దొంగ నకలను అంతర్జాలంలో పెట్టడo చాలా సులభం ఈ ప్రక్రియనే మేధో సంపత్తి మూడో లక్షణం అంటారు మొదటి కాపీ తీసుకు రావడం కష్టం గానీ దాని నకలు తీసుకురావడం తెలికైన పని ఇదే విధంగా ఒక సినిమా తీయడానికి ఎంతోమంది ఎన్నో రోజుల కష్టపడతారు కాని ఆ కృషి ఫలితాన్ని ఆ సినిమా తీసిన వాళ్ళు అనుభవించకుండా కొంత మంది ఆ సినిమా దొంగ నకలు అంతర్జాలంలో పెట్టేస్తారు కొన్ని సార్లు ఆ సినిమా విడుదల కాకముందే దాని నకలు బయటకు వచ్చేస్తుంది ఇలా మేధోసంపత్తిని పునరుత్పత్తి చేయవచ్చు నకలు తయారు చేయవచ్చు అనేదే మూడవ లక్షణం ఇక ఇంకో లక్షణం ఏమిటంటే ఒక మేధోసంపత్తిని సృష్టించాలంటే చాలా మేధోపూరిత ప్రయత్నం జరగాలి పరిశోధన చేయడం ద్వారా ఒక వ్యక్తి గానీ కొంత మంది వ్యక్తుల సమూహం గానీ ఈ మేధోసంపత్తిని సృష్టించవచ్చు ఇది వరకు రోజుల్లో చూస్తే ఒక ఖార్ఖానాలో పనిచేసే వ్యక్తి కూడా అలాంటి సంపత్తిని సృష్టించేవాడు కాని ఇప్పటి పరిస్థితులు వేరు ఈ రోజులలో సైన్సు అండ్ టెక్నాలజీ ఎంత అభివృద్ది చెందిందంటే ప్రతీ పేటెంట్ వెనకాల ఎంతో మంది సమష్టి కృషి ఉంటుంది దేశాలతో లేదా భాషలతో సంబంధం లేకుండా చాలామంది కలిసి కొత్త ఆవిష్కరణల్ని చేస్తున్నారు అందరు కలిపి పేటెంట్ హక్కులు తీసుకుంటున్నారు విద్య సంబంధిత విషయాలను చూసినా ఇదే ధోరణి మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది జర్నల్స్ లో పేపర్ లు పబ్లిష్ చేసేటప్పుడు ఇతరులతో కలిపి ఒకే పేపర్ ను ప్రచురించుకునే గుణం బాగా పెరుగుతుంది ఇప్పుడంతా బృంద ప్రయత్నాలే ఈ నాలుగో లక్షణం ఏమిటంటే మేధో సంపత్తిని సృష్టించాలంటే మేధో పూరిత ప్రయత్నం జరగాలి ఆ ప్రయత్నం ఒంటరి ప్రయత్నమా లేదా బృంద ప్రయత్నమా అన్నది వేరే విషయం ఇంకో లక్షణం ఏమిటంటే ఈ మేధోసంపత్తి అనేది చాలా విలువైనది వీటికి వాణిజ్యపరమైన విలువ ఎక్కువ వీటిలో చాలా వాటిని ఉపయోగించి మన ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచుకోవచ్చు బ్రాండ్ వేల్యూ పెంచుకోవచ్చు మేధోసంపత్తికి ఉన్న ఐదు లక్షణాలలో మొదటిది దానికి చట్టబద్ధత ఉంది కాబట్టి దాన్ని అందరు అనుసరించాల్సిందేపాటించాల్సిందే రెండవ లక్షణం వాటిని రిజిస్టర్ చేసుకోవచ్చు మూడవది వాటి నకళ్ళు తయారు చేయడం సులువైన పని నాలుగవది ఈ సంపత్తిని సృష్టించాలంటే వ్యక్తిగత లేదా బృంద సభ్యుల మేధో పూరిత మరియు సృజనాత్మక ప్రయత్నం జరిగాలి అయిదవది ప్రతి మేధో సంపత్తికి బోల్డంత విలువ ఉంటుంది మేధో సంపత్తికి ఈ అయిదు లక్షణాలు కాకుండా ఇంకా రెండు లక్షణాలు గురించి కూడా ఆర్ధికవేత్తలు చెబుతుంటారు మేధో సంపత్తి సహజసిద్ధంగానే నాన్ రైవల్రస్ అంటే ఒక వ్యక్తి ఈ మేధో సంపత్తిని వాడుకోవడం వలన రెండో వ్యక్తి దీనిని వాడుకున్నా కూడా వారిద్దరి మధ్య గొడవలేమీ జరగవు ఈ స్వభావాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మీకొక ఖాళీ గది ఉంది అనుకుందాం మీలో వ్యాపార లక్షణాలుండి ఆ గది ద్వారా డబ్బులు సంపాదించాలనుకుంటే చాల పద్ధతులలో డబ్బు సంపాదించ వచ్చు ఈ గదిని రెంట్ కి ఇవ్వవచ్చు లేదా దీనిలో మంచాలు వేసి ఒక పబ్లిక్ lodge గా వాడవచ్చు అదే రూమ్ ను ఒక తరగతి గదిగా మార్చి ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు ఇంకా వ్యాపార కోణంలో చూస్తే ఆ గదిలో ఉన్న సామాను అంత తీసివేసి అంతా ఖాళీ చేసి ఎవరైనా వచ్చి ఆ గదిలో కూర్చుని కబుర్లు చెప్పుకునే అవకాశం ఇస్తే ఇంకా బోల్డంత డబ్బు సంపాదించ వచ్చు దానినే పార్టీలు చేసుకునే గదిగా మారిస్తే ఆ గది విలువ మరింత పెరిగిపోవచ్చు ఆ గదిని వాడుకునే వ్యక్తులు సాత్వికులు అయితే ఆ గదిలో ఒక వంద మంది దాకా సర్దుబాటు చేయగలిగితే ఇంకా బోల్డంత డబ్బు సంపాదించ వచ్చు ఇలా ఎంత మందిని ఆ గదిలోనికి పంపించగలిగితే అంతకు మరింతగా డబ్బులు సంపాదించవచ్చు అదే గదిలో 500 మందిని పంపిస్తే అప్పుడు పోలీసులు వస్తారు మన పని పడతారు ఆస్తికి సంబంధించి కొన్ని నిబంధనలు పరిధులు ఉంటాయి అదే మేధో సంపత్తికి ఎలాంటి పరిధులు ఉండవు ఒక పుస్తకాన్ని ఎంతో మంది ఒకే సమయంలో చదవవచ్చు ఒక పబ్లిక్ ప్రదేశంలో ఉన్న ఒక వ్యక్తి ఒక పుస్తకం చదువుతున్నప్పుడు ఆయన చుట్టూ వున్న వ్యక్తులు కూడా దాన్ని చదవటానికి ప్రయత్నించవచ్చు వరసలో నుంచున్న వారు కూడా చదవడానికి ప్రయత్నించవచ్చు లేదా కాస్త సృజనాత్మకంగా ఆలోచిస్తే ఆ పుస్తకాన్ని స్కాన్ చేసి ఒక కంప్యూటర్ స్క్రీన్ మీద ప్రదర్శిస్తే ఒకే సారి కొన్ని వేల మంది చదవ వచ్చు ఇంకాస్త ముందుకు వెళ్ళితే ఇదే పుస్తకాన్ని స్కాన్ చేసి ఇంటర్నెట్ లో పెడితే ప్రపంచంలో కొన్ని కోట్లమంది ఒకే సారి అదే పుస్తకాన్ని చదవవచ్చు ఒక స్థిరాస్తికి మేధో సంపత్తికి మధ్య ఉన్న వ్యత్యాసం అదే స్థిరాస్తిని వాడుకోవడంలో కొన్ని పరిమితులుంటాయి కానీ మేధో సంపత్తి విషయంలో అలాంటి పరిమితులేమి వుండవు దీన్నే నాన్ రైవల్రస్ స్వభావం అంటారు ఇద్దరు వ్యక్తులు ఒకే వస్తువుని ఒకే సారి వాడుకున్నా దీని వలన వారిద్దరి మధ్య గొడవ రాదు ఒక పుస్తకం చదువుతున్న వ్యక్తి చుట్టూ ఎంత మంది చేరి అదే పుస్తకాన్ని చదువుతున్నా గానీ ఆ మొదటి వ్యక్తి ఆనందానికి ఎలాంటి ఆటంకమూ రాదు అదే పని ఒక గదిలో ఒక వ్యక్తి వుండి అదే గదిలోనికి మరి కొంతమంది చేరితే ఆ మొదటి వ్యక్తికి ఇబ్బందికరంగా ఉంటుంది గదిని వాడటంలో పరిమితులుంటాయి కాని ఒక మేధో సంపత్తిని వాడటంలో ఎలాంటి పరిమితులు ఉండవు దీన్నే నాన్ రైవల్రస్ స్వభావం అంటారు మేధో సంపత్తి నాన్ ఎక్ష్క్లూడబుల్ స్వభావాన్ని కలిగిఉంటాయి ఈ సంపత్తిని ఒకరు ఒక చోట వాడుకుంటే ఇంకొకరు వేరే చోట వాడుకోవచ్చు దీన్ని వాడుకోకుండా ఎవరు ఆపలేరు ఉదాహరణకు చూస్తే ఎవరో ఒక వ్యక్తి ఒక పుస్తకాన్ని స్కాన్ చేసి youtube లో పెట్టారనుకుందాం ఒక పేజి తెరిచి కొద్దిసేపు అలా పట్టుకుని తర్వాత రెండో పేజి తెరిచి అలాగే కొద్ది సేపు పట్టుకుని live లో ఉంచుతున్నాడు అనుకుందాం అది youtube లో live వస్తుంది కాబట్టి ఎక్కడివారైన దాన్ని youtube లో చూడవచ్చు ఒక్క సారి అందరికి కనిపించే వెబ్సైటు లో పెట్టామంటేనే ఎవరిని మనం దాన్ని చూడకుండా నియంత్రించలేము ఎవరిని 'exclude' చేయలేము ఒక సారి ఒక మెడిసిన్ ను మార్కెట్ లోనికి వదిలామంటే ఫలానా వ్యక్తులు దీన్ని వాడకూడదు అని అనలేము మెడిసిన్ తయారిదారులెవరూ ఇలాంటి మెడిసిన్ తయారు చేయకూడదు అని అనలేము

ఈ మెడిసిన్ లాంటి మెడిసిన్ ను తయారు చేయకుండా ఎవరూ ఆపలేరు ప్రజా వస్తువులు ఏ ఒక్కరి సొత్తూ కాదు ఒక దేశంలో వున్న ప్రతీ వ్యక్తి దీనికి అర్హుడే మేధో సంపత్తి హక్కులను నిర్వచించలేము అందరూ వప్పుకునే నిర్వచనం లేదు డిక్షనరీ ప్రకారం చూస్తే ఏవైతే వాణిజ్య విలువలు గల ఆలోచనలు వున్నాయో అలాంటి ఆలోచనలు లేదా సమాచారాన్ని కాపాడేవే మేధో సంపత్తి హక్కులు అది ఒక నిర్వచనం సృజనాత్మక ఆలోచనల నుంచి పుట్టిన సంపత్తిని కాపాడే హక్కుల్ని మేధో సంపత్తి హక్కులంటారు ఇలాంటి నిర్వచనాలు చాల ఉంటాయి కొన్ని నిర్వచనాలు ఒక గ్రోసెరీ లిస్టు లాగా ఇవి మేధోసంపత్తి హక్కులుఇవి కావు అని లిస్ట్ లు ఇస్తాయి WIPO అనేది UNO కింద ఉన్న సంస్థ ఇది మేధో సంపత్తి హక్కుల గురించి పని చేసే సంస్థ

WIPO ఇచ్చే నిర్వచనం ఒక గ్రోసెరీ లిస్టు లాగా కనబడుతుంది ఈ నిర్వచనంలో పేటెంట్స్ గురించి ఉంటుంది కాపీరైట్స్ గురించి ఉంటుంది ట్రేడ్మార్క్ డిజైన్ గురించి ఉంటుంది చాంతాడంత లిస్టు ఉంటుంది సాధారణ హక్కుల ప్రస్తావన కూడా దానిలో ఉంటుంది WIPO ఇచ్చిన నిర్వచనం చూస్తే ఆ నిర్వచనంలో కొత్తగా వస్తున్న మేదోసంపత్తి హక్కుల లిస్టు ఉండదు ప్రపంచ వ్యాప్తంగా మేధోసంపత్తి హక్కుల లిస్టు రోజు రోజుకీ మారిపోతున్న సందర్భంలో వాటిని WIPO వారి నిర్వచనంలో చేర్చే ఒక పధ్ధతి లేదు ఇంతే కాకుండా వీటిని అర్ధం చేసుకునే కొలబద్ద సూచించబడలేదు కాబట్టి ఈ నిర్వచనాన్ని రెండు విధాలుగా ఇవ్వవచ్చు మానవుని సృజనాత్మక ఆలోచనల్లోంచి పుట్టిన మేధో సంపత్తిని కాపాడే హక్కులే మేధో సంపత్తి హక్కులు అని చెప్పవచ్చు లేదా ఈ మేధోసంపత్తికి సంబంధించిన విషయాలన్నింటిని క్రోడీకరించి ఒక లిస్టు గా తయారు చేసుకోవచ్చు ఏది ఏమైనా గానీ WIPO నిర్వచనం చూసినా మరే ఇతర నిర్వచనం చూసినా ఈ హక్కుల విషయంలో ఒక సారూప్యత కలిగిన నిర్వచనం లేదు అన్నది మనం గమనించాలి మేధో సంపత్తి హక్కులు ఎన్ని రకాలు చాలా రకాల మేధో సంపత్తి హక్కులు ఉన్నాయి అవి ఆ సంపత్తి యొక్క స్వభావాన్ని బట్టి ఉంటాయి కొన్నింటిలో మనిషి సృజనాత్మక ప్రయత్నం ఉంటుంది మరి కొన్నింటిలో అది ఉండదు మనిషి సృజనాత్మక ప్రయత్నం మీద మనం దృష్టి సారిస్తే మేధో సంపత్తి హక్కుల మూలాలు దొరుకుతాయి కాపీరైట్ మరియు పేటెంట్ ల ద్వారా మేధో సంపత్తి ఉద్భవించింది పేటెంట్ ల ద్వారా సాంకేతిక ఆవిష్కరణలను కాపాడుకోవచ్చు కాపీరైట్స్ కాపీరైట్స్ ద్వారా సృజనాత్మకమైన రచనలను చిత్రకారుల పనితనాన్ని సౌండ్ ట్రాక్స్ ను వీడియోలను సినిమాటోగ్రఫీనీ ఇంకా ఇలాంటి వాటిని ఎన్నింటినో కాపాడుకోవచ్చు డిజైన్లు డిజైన్లు పేటెంట్లు ఒకటి కాదు కంటికి చూడడానికి బాగుండేవి డిజైన్లు కంటికి చూడడానికి బాగుండేవి డిజైన్లు వీటి వెనుకాల ఎలాంటి పని వుండదు ట్రేడ్మార్క్లు వ్యాపారానికి సంబందించిన గుర్తులు Geographical Indicator ఒక వస్తువు యొక్క మూలాలను సూచిస్తుంది ట్రేడ్ సీక్రెట్స్ వ్యాపారానికి సంబందించిన రహస్యాలను కాపాడుతుంది ఇవే కాకుండా ఇంకా చాలా రకాల మేధో సంపత్తి హక్కులు వున్నాయి వాటి గురించి తర్వాత వీడియోలలో చర్చిద్దాం